గత ఉపన్యాసంలో మనము పొటెన్షియల్ Vr kr లో ఒక సమతలంలో ఎలక్ట్రాన్ కదులుతున్నట్లు భావించాము ఇది 14π0 మరియు ఖచ్ఛితంగా బోర్ మోడల్ లో ఉన్నటువంటి మాదిరిగానే శక్తులు బయటకు వచ్చినట్లు కనుగొన్నారు ఏదేమైనా ఇందులో కొత్తదనం ఏమిటంటే అదే శక్తి విలువల కోసం మనము విభిన్న విలువలు కలిగిన కక్ష్యలను కూడా పొందాము కాబట్టి ఉదాహరణకు ఈ 3 కక్ష్యలు ఒకే శక్తిని కలిగి ఉన్నాయని మరియు L1 L2 మరియు L3 కోణీయ ద్రవ్యవేగం లు కలిగి ఉన్నాయని అనుకుందాం విభిన్న యాంగులార్ మొమెంటం కోణీయ ద్రవ్యవేగం లు భిన్నంగా ఉన్నందున L2 కంటే L1 ఎక్కువ L3 కంటే L2 ఎక్కువ అని మనము కనుగొన్నాము మరియు శక్తులు ఒకటే కాబట్టి మనము క్వాంటం సంఖ్యల ద్వారా అవకాశాన్ని చేర్చాము సరేనా ఆ కక్ష్యలు వివిధ రకాలుగా ఉండవచ్చు కాబట్టి మనం చూసినది ఒకే శక్తి కోసం ఒకటి కంటే ఎక్కువ కక్ష్యలు ఉండవచ్చు nr మరియు n అనే 2 క్వాంటం సంఖ్యల మధ్య సంబంధం శక్తిని మరియు కక్ష్య యొక్క రకాన్ని ఇస్తుంది కాబట్టి ఇది ఇప్పటికీ పాత క్వాంటం సిద్ధాంతాన్ని అభివృద్ధి చేస్తున్న ఒక రకమైన క్వాంటం మెకానిక్స్ కానీ నేను ఇదంతా ఎందుకు చేస్తున్నాను అనేది మీరు చూస్తారు తర్వాత వాస్తవ క్వాంటం మెకానిక్స్ ఇచ్చిన సమాధానాలు వాస్తవ క్వాంటం మెకానిక్స్ ఆలోచనలు పాత క్వాంటం సిద్ధాంతం ద్వారా ఇప్పటికే అమలవుతున్నాయి అందుకే నేను గత ఉపన్యాసం మరియు పాత క్వాంటం సిద్ధాంతానికి అంకితమైన ఈ ఉపన్యాసం చేస్తున్నాను తదుపరి పరిగణించబోయేది 3 డైమెన్షనల్ మితీయ అంశం మరియు 3 డైమెన్షనల్ అంశంలో ఈ కక్ష్య కేవలం x y తలానికి మాత్రమే పరిమితం కానవసరం లేదు కక్ష్య వంగే అవకాశం ఉంది అది మరింత వంగి ఉండవచ్చు కాబట్టి ఈ వంపు కొత్త క్వాంటం సంఖ్య మరియు అదనపు మూడవ క్వాంటం సంఖ్యను తీసుకురాబోతోంది కాబట్టి మేము పరిశీలిస్తున్న అవకాశం ఏమిటంటే కక్ష్య కూడా xy తలానికి సంబంధించి వంగి ఉంటుంది మరియు ఆ వంపు మూడవ క్వాంటం సంఖ్య ద్వారా నిర్ణయించబడుతుంది కాబట్టి దాని కోసం మనము ఇప్పుడు ఒక కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ యొక్క పూర్తి 3 డైమెన్షనల్ మితీయ గమనంను పరిగణిస్తాము దీనిని పరమాణువుకు క్వాంటం నిబంధనల యొక్క అనువర్తనం అని కూడా అంటారు ఇది పూర్తి ప్రశంసించిన 3 డైమెన్షనల్ దృక్పథం కాబట్టి ఈ సందర్భంలో మనం ఈ గోళాకార నిరూపకాలను ఉపయోగించబోతున్నాము మరియు శక్తి E అనేది 12mr212mr2212mr2sin22 kr ద్వారా ఇవ్వబడుతుంది కాబట్టి ఇప్పుడు 3 ఉండబోతున్నాయి 3 సాధారణీకృత మొమెంటా ద్రవ్యవేగాలు మరియు ఇవి ఏమిటి ఇవి pr అంటే ∂E∂ṙ ఇది mṙ ఇది p ఇది ∂E∂θ̇ ఇది mr2̇ మరియు ఇది pϕ ఇది ∂E∂̇కు సమానము ఇది mr2sin2ϕ̇ మరియు ఇవి ఏమిటి ఇది r తో పాటు గమనానికిమోషన్ జత చేయబడింది అని గమనించగలరు మరియు రేఖీయ ద్రవ్యవేగం యొక్క పరిమాణాన్ని కలిగి ఉంటుంది రెండవది యాంగులార్ మొమెంటం కోణీయ ద్రవ్యవేగం యొక్క పరిమాణం కాబట్టి మూడవది మరియు వాటి వివరణలు ఏమిటి కాబట్టి 3 డైమెన్షన్లో కదిలే కణం యొక్క కోణీయ వేగం ఏమిటో చూద్దాం ఇది r mv దీనిని mrr×rrrrsinθ గా వ్రాయగలము మరియు మీరు ఈ క్రాస్ ప్రాడక్ట్ సదిశా లబ్దం ను తీసుకోండి ఇది mr2rmr2sinθr గా వస్తుంది ఇది mr2 mr2sinθ తప్ప మరొకటి కాదు గత ప్రక్రియ నుండి గుర్తు చేసుకుందాం అనేది xsinϕycos తప్ప మరొకటి కాదు మరియు అనేది xcosθcosϕycosθsinϕ zsin θ తప్ప మరొకటి కాదు కాబట్టి వీటిని ప్రతిక్షేపించి దానిని గణిస్తే అప్పుడు కోణీయ ద్రవ్యవేగం సదిశవెక్టార్ L అనేది mr2 xsinϕycos mr2sinθ గా వస్తుంది కాబట్టి L mr2 mr2sinθ అనే వ్యక్తీకరణ నుండి ప్రారంభించి ఇప్పుడు p అనేది L యొక్క z కాంపోనెంట్ అంశం తప్ప మరొకటి కాదని మీకు చూపించబోతున్నాను మరియు L వర్గం అనేది p2p2sin2 తప్ప మరొకటి కాదు కాబట్టి L యొక్క z కాంపోనెంట్ అంశం ను తీసుకుంటే అది 0 నుండి z అంశం mr2sinθ నుండి అనేది మీకు 0 తోడ్పాటు ను ఇస్తుంది మరియు యొక్క z కాంపోనెంట్ అంశం అవుతుంది మరియు ఇది mr2sin2z గా వస్తుంది మరియు ఇది p తప్ప మరేమీ కాదు కాబట్టి నేను మీకు చూపించిన p అనేది L z తప్ప మరొకటి కాదు మరియు L వ్యక్తీకరణ నుండి ఇది mr2 mr2sinθ గా ఉంటుంది దీనిని p psinθ అని వ్రాయగలం మరియు లు ఒకదానికొకటి లంబంగా ఉంటాయి కాబట్టి ఇది వెంటనే L2p2p2sin2 అని సూచిస్తుంది కాబట్టి మనం కనుగొన్న వాటిని చూద్దాం కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ యొక్క 3 మితీయ గమనం కోసం శక్తి 12mr212mr2212mr22 kr గా ఇవ్వబడుతుందని కనుగొన్నాము మరియు pr mr p mr2 మరియు p12mr2sin2 మరియు ఇది Lz తప్ప మరొకటి కాదుz మరియు p అనేది L2 అంటే కోణీయ ద్రవ్యవేగం L ని కోణీయ ద్రవ్యవేగం L2p2p2sin2 కోసం ఉపయోగిస్తున్నాము దీనిని ఇప్పటివరకు మనం కనుగొన్నాము ఇప్పుడు సెంట్రల్ ఫీల్ మోషన్ కోసం ప్రధానంగా v అనేది 1r రూపంలో ఉన్నప్పుడు బలం కేంద్రం L గా నిత్యత్వం గా ఉంటుంది మరియు దీని అర్థం L యొక్క అన్ని అంశాలు నిత్యత్వం గా ఉంటాయి కాబట్టి దాని అర్థం ఏమిటంటే L2p2p2sin2 గమనం అంతా స్థిరంగా ఉంటుంది మరియు Lzp mr2sin2 కూడా స్థిరంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు క్వాంటం నిబంధనలను వర్తింపజేద్దాం ఇవి ఏమి ఇస్తాయి pdϕ ను వర్తింపజేయడం చాలా సులభ౦ ఇది మరేదో కాదు ఈ స్థిరాంకం Lz2π అనేది nh లేదా Lzn కి సమానంగా ఉండాలి ఇది ఒక క్వాంటం నిబంధన Pకోసం ఇది సమాకలని pdθ అవుతుంది మరియు దీని పరిమితులు ఏమిటో మనం చూస్తాము ఇది ∫L2 Lz2sin2 dθ nh కు సమానం ఇప్పుడు Lz అనేది యాంగులార్ మొమెంటం కోణీయ ద్రవ్యవేగం L యొక్క z కాంపోనెంట్ అంశం ఎందుకంటే Lz అనేది L యొక్క z అంశం అనగా మాడ్యులస్ Lz అనేది L కంటే తక్కువ లేదా సమానంగా ఉండాలి ఇప్పుడు ∫√L2 Lz2sin2dθ ను పరిశీలిద్దాం ఇప్పుడు L2 Lz2sin2 రియల్ కావాలంటే అప్పుడు L2 Lz2sin2 ≥0 మరియు sin2Lz2L2 మరియు LzL≤sinθ≤LzL అందువలన ఇక్కడ నుండి ఈ సమాకలని sin 1 θsin 1 L2 Lz2sin2dθ అవుతుంది మళ్లీ మనం ఈ సమాకలని ఎలా లెక్కించాలో వివరించడం లేదు కానీ మీరు సమాకలనం చేసిన తర్వాత 2π L |Lz|విలువ వస్తుంది కాబట్టి మనము కనుగొన్నది ∫pdϕ nh ఇది Lzn ను ఇస్తుంది మరియు ∫pd 2πL Lz లేదా L Lz అనేది n లేదా L Lzn కు సమానం ఇదే nn కాబట్టి కోణీయ ద్రవ్యవేగం యొక్క z కాంపోనెంట్ అంశం n కి సమానం అని కనుగొన్నాము ఇది z కాంపోనెంట్ కనుక ఇది ఋణాత్మక లేదా ధనాత్మక విలువలను రెండింటినీ తీసుకోవచ్చు కాబట్టి n అనేది 0 లేదా ధనాత్మక లేదా ఋణాత్మక పూర్ణాంకాలు కావచ్చు అని నేను చెప్పబోతున్నాను అవి పూర్ణాంకాలు అయితే ధనాత్మక మరియు ఋణాత్మక విలువలను తీసుకోండి కోణీయ ద్రవ్యవేగం యొక్క మగ్నిట్యూడ్ పరిమాణం L అనేది nn కి సమానంగా ఉంటుంది మరియు మీరు చూడగలరు nఅనేది 1 2 మరియు మొదలైన విలువలను తీసుకోవాలి కాబట్టి nఅనేది 0 అయినప్పటికీ n కోణీయ ద్రవ్యవేగం పరిమితంగా ఉండే అవకాశం ఉంది మనం 0 కోణీయ ద్రవ్యవేగం ను మినహాయిస్తున్నాము కాబట్టి ఇప్పుడు మనకు 2 క్వాంటం సంఖ్యలు వచ్చాయి n మరియుn n అనేది nn కి సంబంధించినది మొత్తం కోణీయ ద్రవ్యవేగం కు సంబంధించినది మరియు n అనేది కోణీయ ద్రవ్యవేగం యొక్క z కాంపోనెంట్ కి అంశానికి సంబంధించినది కాబట్టి మనం మళ్లీ Lz ని సంగ్రహిద్దాం ఇది pఇది n కి సమానం మరియు n0 మరియు ±1 ±2 మరియు మొదలైనవి మొత్తం కోణీయ ద్రవ్యవేగం యొక్క మగ్నిట్యూడ్ పరిమాణం L అనేది nn అవుతుంది కాబట్టి దీనిని kℏ అని పిలుద్దాం k అనేది 1 2 3 మొదలైన వాటికి సమానం మనము |Lz|≤L అని కనుగొన్నందున ఇది తప్పనిసరిగా n ≤kℏ ని సూచిస్తుంది లేదా n అనేది మైనస్ k మరియు k మధ్య పరిమితం చేయబడింది దాని అర్థం ఏమిటంటే మీరు నికర కోణీయ ద్రవ్యవేగం kℏ ని కలిగి ఉండవచ్చు మరియు అది z దిశలో ఉన్న దిశలో ఉండవచ్చు తర్వాత అది కావచ్చు కనుక ఇది kℏ అవుతుంది లేదా k అవుతుంది కోణీయ ద్రవ్యవేగం నిర్దిష్ట దిశలో చూపుతుంది కాబట్టి అది ఏ ఏకపక్ష దిశ కాదు ప్రక్షేపణ k ℏ అయి ఉండాలి మూడవది నేను ఈ kℏని కలిగి ఉండగలను మరియు z కాంపోనెంట్ అంశం k 2 గా ఉంటుంది నేను వీటిని ప్రతీకాత్మకంగా గీస్తున్నాను ఈ కోణాలు ఖచ్చితమైనవిగా వ్రాయబడలేదు నిజానికి k మైనస్ 2 నేను చూపిస్తే అది ఇలా ఉంటుంది మరియు కోణీయ ద్రవ్యవేగం కంటే పెద్దదిగా ఉంటుంది కాబట్టి ఇది k 2ℏ kℏ అదొక్కటే కాదు అది వ్యతిరేక దిశలో ఉండవచ్చు కాబట్టి నేను క్రమములో గీస్తే మొదటిది కూడా ఇలా ఉండదు దీనికి బదులుగా అది kℏ గా ఉంటుంది ఇది సరిగ్గా k h వెంబడి ఉంటుంది ఇది వ్యతిరేక దిశలో కూడా ఉండవచ్చు నికర కోణీయ ద్రవ్యవేగం ఇతర దిశలో ఉండవచ్చు మరియు మగ్నిట్యూడ్ పరిమాణం kh అలాగే ఉంటుంది మరియు z అంశం kℏ కావచ్చు నేను k ℏ ను కూడా కలిగి ఉండవచ్చు మరియు ఈ విధంగా కోణీయ ద్రవ్యవేగం కాంపోనెంట్ అంశం kℏ నేను ఋణాత్మక దిశలో కోణీయ ద్రవ్యవేగం k 2ℏని మరియు ఈ విధంగా నికర కోణీయ ద్రవ్యవేగం అంశం ను కూడా కలిగి ఉండవచ్చు కాబట్టి ఇది చూపించేది ఒక విధమైన స్పేస్ క్వాంటైజేషన్ కక్ష్యలు అవి xy తలంలో ఉండవచ్చు లేదా అవి వంగి ఉండవచ్చు కానీ అవి ఏకపక్షంగా వంగి ఉండవు z కాంపోనెంట్ అంశం ఇప్పటికీ యొక్క పూర్ణాంక గుణింతం మరియు మొత్తం కోణీయ ద్రవ్యవేగం అలాగే ఉండేలా అవి వంగి ఉంటాయి కాబట్టి కోణీయ ద్రవ్యవేగం యొక్క మొత్తం ద్రవ్యవేగం మరియు z కి సంబంధించి n మరియు n అనే 2 క్వాంటం సంఖ్యలను మనము కనుగొన్నాము సైక్లిక్ ఇంటిగ్రల్ pr dr nr h కి సమానం ఇది ఇంకా చేయాల్సి ఉంది ఇప్పుడు ఆ పని చేద్దాం కాబట్టి శక్తి 12mr212mr2212mr2sin22 kr కు సమానమని గుర్తుంచుకోండి మరియు త్వరగా నేను దీనిని pr22mp22mp22msin2 kr అని వ్రాయగలను ఇది pr22mL22mr2 kr కి సమానం తప్ప మరేమీ కాదని మేము ఇంతకు ముందు పొందిన దాని నుండి మీరు చూడవచ్చు కాబట్టి నాకు pr22mL22mr2 kr గా ఇవ్వబడిన శక్తి ఉంది కాబట్టి pr అనేది √2mE L2r22mkr గా ఇవ్వబడింది ఇది మనం 2 మితీయ సందర్భంలో పొందిన అదే వ్యక్తీకరణ కాబట్టి ఇది 2 d సందర్భంలో మనం పొందిన అదే వ్యక్తీకరణ మునుపటి ఉపన్యాసంలో వ్రాస్తాను కాబట్టి నేను ∫prdrnrh ను చేస్తే అది నాకు సరిగ్గా అదే సమాధానాన్ని ఇస్తుంది ఆ ఉపన్యాసానికి తిరిగి వెళ్ళమని నేను మిమ్మల్ని కోరతాను మరియు నాకు సరిగ్గా అదే సమాధానం En mk22n22 వస్తుంది ఇది అదే mZ2e4322022n2 ఇక్కడ n ఇప్పుడు nrnn గా ఉండబోతోంది అది n యొక్క విలువ మరియు nr ఎందుకంటే n కనిష్టం అనేది 0 1 2 మరియు మొదలైనవి కావచ్చు కాబట్టి ఈ ఉపన్యాసం ద్వారా నేను మీ ద్వారా చూపించినది ఏమిటంటే మనం పూర్తి 3d మోషన్ని చలనాన్ని అనుమతిస్తే ఏమి జరుగుతుంది ఒకటి E అనేది 12mr212mr2212mr2sin22 kr గా ఇవ్వబడింది మరియు క్వాంటం నిబంధనలు pr dr nr h pdθ nhకు సమానం మరియు p nh కు సమానం మరియు మనము nr అనేది 0 1 2 మరియు మొదలైనవి అని కనుగొన్నాము n అనేది 1 2 మరియు మొదలైన వాటికి సమానం nఅనేది 0 ప్లస్ మైనస్ 1 ప్లస్ మైనస్ 2 మరియు మొదలైనవి అవుతుంది మరీ ముఖ్యంగా ఇప్పుడు మన దగ్గర ఉన్నవి 3 క్వాంటం సంఖ్యలు దీని ద్వారా మనము n యొక్క మోడ్ను కూడా కనుగొన్నాము ఇది n కంటే తక్కువ లేదా సమానం ఇక్కడ n nn ఎందుకంటే z కాంపోనెంట్ అంశం మొత్తం యాంగులార్ మొమెంటం కోణీయ ద్రవ్యవేగం కంటే తక్కువగా లేదా సమానంగా ఉండాలి కాబట్టి మనము 3 క్వాంటం సంఖ్యలను కనుగొన్నాము మూడవది ఎనర్జీ En ఖచ్చితంగా బోర్ మోడల్ e v వలె వస్తుంది కానీ ఇప్పుడు ఒక కక్ష్యలో శక్తి En ప్రత్యేకంగా ఉండే అవకాశం లేకుండా పోయింది దీనికి బదులుగా మనం పొందగలిగేది ఏమిటంటే nr n మరియు n అనే విభిన్న క్వాంటం సంఖ్యలతో విభిన్న కక్ష్యలు nrn|n| పై ఆధారపడి ఒకే ఎనర్జీ En ని కలిగి ఉంటాయి ఇది ఒక కక్ష్య 3 సంఖ్యలను కలిగి ఉండే విధంగా ఇస్తుంది దీనిని n అని వ్రాయగలం ఇది అదే nrn|n| k ఇది మొత్తం కోణీయ ద్రవ్యవేగం మరియు n n≤kను ఇస్తుంది కాబట్టి ఇవి ఆలోచనలను పరిచయం చేయడానికి నేను చేస్తున్న ఆలోచనలు ఈ క్వాంటం నిబంధనల నుండి క్వాంటం సంఖ్యల ఆలోచన ఎలా ఉద్భవించింది మరియు ఇవి క్వాంటం స్వభావాన్ని మెరుగ్గా మరియు మెరుగ్గా అర్థం చేసుకోవడానికి దారి తీస్తాయి గణన ఈ రోజు కూడా వాడుకలో ఉన్న విల్సన్ సోమర్ఫెల్డ్ క్వాంటం నిబంధనల ఆధారంగా నేను మీకు కొన్ని సాధారణ గణనలను ఇవ్వబోతున్నాను మరియు మీరు తర్వాత మనము సమస్యలను పరిష్కరించడం ప్రారంభించినప్పుడు పూర్తి క్వాంటం మెకానిక్స్ ఉనికిలోకి వచ్చినప్పుడు ఈ ఆలోచనలు నిజమైన క్వాంటం మెకానిక్స్ కు ఎంత దగ్గరగా వచ్చాయని గమనించగలరు ముఖ్యమైనది మరియు తదుపరి ఉపన్యాసంలో నేను కవర్ చేయబోయేది ఏమిటంటే ఈ 3 క్వాంటం సంఖ్యలు ఇప్పుడు ప్రజలు వివిధ అణువుల వర్ణపటాన్ని మరియు ఆవర్తన పట్టికను కూడా వివరించడానికి ప్రయత్నిస్తారు మరియు ఎలక్ట్రాన్ స్పిన్ అనే భావనతో ముందుకు వచ్చారు